అందరికీ నమస్కారం నేను కాన్పూర్ ఐఐటి నుండి జయంత ఛటర్జీ మరియు మీరు గుర్తు చేసుకున్నట్లయితే నేటి ప్రపంచంలో సేవలను నిర్వహించే సందర్భంలో వ్యూహం గురించి చర్చిస్తున్నాము మునుపటి సెషన్లో మనం చర్చించిన వాటిని సంగ్రహించడానికి వ్యూహాత్మక ప్రణాళిక అనేది ఒక విధమైన మ్యాప్ ఈ మ్యాప్ రూపకం చాలా ముఖ్యం ఎందుకంటే మనం చర్చిస్తున్నప్పుడు మ్యాప్ రూపకం మనకు ఏమి చెబుతుంది అంటే మనం పాయింట్ A నుండి B కి వెళ్తున్నామని మరియు ఇది మారుతున్నది మనం చర్చించాము ఇది మారుతోంది కాబట్టి ఈ మార్గం మారాలి మ్యాప్లో మాదిరిగానే మ్యాప్ను వేర్వేరు మార్గాల ద్వారా కనెక్ట్ చేసినట్లు మనం చూస్తాము కాబట్టి మనం మాట్లాడుతున్నది సరిగ్గా అర్థం కాదు కానీ పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం సరళమైన విధానం గురించి మాట్లాడుతున్నాము సంస్థ ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడానికి అది ఈ రోజు ఎక్కడ ఉంది మరియు ఎక్కడికి వెళుతోంది దీని గురించి మనం విశ్లేషించడం ద్వారా ఏమి చర్చించాము సంక్షిప్తంగా వ్యూహాత్మక విశ్లేషణ వ్యూహాత్మక ఆలోచన ఏమిటి అన్న దాని గురించి మీ వ్యూహాత్మక ప్రణాళిక చెబుతుంది చివరికి ఇది ఆశించిన ఫలితాన్ని సాధించడానికి నిర్వాహక చర్య చార్టర్ మరియు ప్రాధాన్యత పరంగా ఈ ఆశించిన ఫలితాలు ముందుగా సంతోషకరమైన కారకాలను మెరుగుపరచడం ప్రస్తుత వినియోగదారులకు సంతోషకరమైన కారకాలను మెరుగుపరచడం మరియు కొత్త వినియోగదారులను పొందడానికి ప్రస్తుత వినియోగదారులను సహకరించడం వంటివి అని మనం మునుపటి సెషన్లో చర్చించాము కాబట్టి మీ వ్యూహాత్మక ప్రణాళిక ఆ ప్రక్రియలకు ఈ హైలైట్ చేసిన ప్రక్రియలకు స్పష్టంగా అందించాలి మరియు మనం మిషన్ స్టేట్మెంట్ గురించి మాట్లాడాలి మరియు పనితీరు లక్ష్యాలు ఆర్థిక సంఖ్యలు ఉండాలి అని కూడా చెప్పాను కాని అది ఆనందాన్ని పెంచడానికి గుణాత్మక వ్యూహాత్మక ప్రణాళిక తో భర్తీ చేయాలి ప్రస్తుత వినియోగదారుల మరియు భవిష్యత్ వినియోగదారుల కోసం వారిని ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు ఇది మళ్ళీ మరొక విధంగా చూడవచ్చు ఒక వ్యూహం ప్రణాళిక చేయడం కంటే ఎక్కువ అని స్పష్టంగా చూడవచ్చు వాస్తవానికి సంస్థ యొక్క ప్రతి స్థాయిలో బలమైన అమలుతో సమిష్టి కృషి తో కూడిన పేలవమైన ప్రణాళిక అద్భుతమైన ప్రణాళిక అద్భుతమైన ఆలోచన కానీ పేలవమైన అమలుతో పోలిస్తే విజయానికి అధిక సంభావ్యత కలిగి ఉంటుంది కాబట్టి అమలు చాలా ముఖ్యం మరియు అమలులో సంస్థలోని ప్రతి ఒక్కరినీ ఒకే పేజీలో ఉంచడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దీని అర్థం సూత్రీకరణ దశ నుండే మీ ఉద్యోగులు మాత్రమే కాదు మీ వినియోగదారులు కూడా ఆ చిత్రీకరణలో భాగం కావాలి మరియు మరీ ముఖ్యంగా ఇది చాలా సంస్థలచే చేయబడుతుంది కానీ దిద్దుబాటు క్రమాంకనం చర్యలు తీసుకునేటప్పుడు పరిస్థితి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏ సంస్థలు తరచుగా దీన్ని మరచిపోతారు వారు తరచుగా వినియోగదారులను లేదా ఉద్యోగులను ఉంచడం మర్చిపోతారు కాబట్టి సంవత్సరపు డైనమిక్స్లో ఇది బయటకు వస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రజలు డీసిన్క్రోనైజ్ అవుతారు కాబట్టి వ్యూహ పరిణామానికి సంబంధించిన అన్ని విభాగాలు మరియు ముఖ్య వినియోగదారుల సమకాలీకరణ చాలా ముఖ్యం ఇప్పుడు దీనికి విజయవంతంగా సాధించడానికి ఈ రెండు కారణాలు చాలా ముఖ్యమైనది అని కూడా మనం తెలుసుకోవాలి అరవింద్ ఐ కేర్ సందర్భంలో మనం దీనిని చర్చిస్తాము వారు వాస్తవానికి ప్రజలను ఎలా నియమించుకున్నారు వారు సమర్థులు మాత్రమే కాదు ప్రేరణ పొందారు సంస్థ యొక్క సూపర్ ఆర్డినేట్ లక్ష్యం ద్వారా మిషన్ ఇది ఆర్థిక పిరమిడ్ దిగువన ప్రజలు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో సేవ చేస్తారు ఇటువంటి ఉన్నతమైన లక్ష్యాలను పంచుకోవాలి మరియు మాస్లో యొక్క అవసరాల శ్రేణిని అర్థం చేసుకోవడం ద్వారా మరియు అధిక స్థాయి అవసరాలతో నడిచే అటువంటి వ్యక్తులను గుర్తించడం ద్వారా చేయగలిగే అటువంటి లక్ష్యాలకు ప్రతిస్పందించడానికి మీరు ఆ రకమైన వ్యక్తులను నియమించాలి మరియు మీ ప్రోత్సాహక నిర్మాణం మీ పరిహార నిర్మాణం మొత్తం మానవ వనరుల నిర్వహణ నిర్మాణం కూడా సన్నద్ధం కావాలి తద్వారా అవి మీ అభివృద్ధి చెందుతున్న వ్యూహానికి అనుగుణంగా ఉంటాయి ఇది తర్వాత వస్తుంది ఈ పరిహారం ప్రోత్సాహకాలు రివార్డులు శిక్షకు నిజంగా ఎక్కువ స్థానం లేదు అక్కడ అట్రిషన్ ఉంటుంది కానీ ఒక సేవా వ్యాపారంలో ఆ సాధారణ అట్రిషన్ సంస్థ యొక్క ప్రధాన అంశానికి భంగం కలిగించకుండా చూసుకోవాలి ప్రజలు అధిక వృత్తులు లేదా విభిన్న వృత్తి లేదా వేర్వేరు వృత్తుల కోసం బయలుదేరవచ్చు కానీ సాధారణ ప్రవాహంలో ఒక నది వలె వరద ఉండదు లేదా కరువు ఉండదు సాధారణ ప్రవాహ నిర్వహణ చాలా ముఖ్యం అంటే వినియోగదారులతో అనుగుణంగా లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగుల యొక్క ప్రధాన సమితి ఎల్లప్పుడూ ఉండాలి మరియు మీ సంస్థాగత సంస్కృతిపై మంచి శ్రద్ధ చూపడం ద్వారా ఇది తరచుగా నిర్ధారించబడుతుంది ఇది వినియోగదారుల ఆధారితంగా ఉండాలి ఇది మార్కెట్ ఆధారితంగా ఉండాలి మరియు ఇవి వినియోగదారుల సెంట్రిసిటీ కస్టమర్ ఓరియంటేషన్ అంటే ఏమిటి అనే భావనలు మీ సంస్థను మార్కెట్ ఆధారిత లేదా వ్యూహాత్మక ధోరణిలో అన్ని భాగాలు గా మారడం అంటే ఏమిటి మునుపటి సెషన్లలో వినియోగదారుల ఆధారిత అంటే అర్థం ఏమిటి సెగ్మెంటేషన్ టార్గెటింగ్ పొజిషనింగ్ గురించి చర్చించినప్పుడు మునుపటి సెషన్లో మార్కెట్ ఓరియంటెడ్ అంటే అర్థం ఏమిటి అని మనం ఈ సెషన్ లలో చాలా చర్చించాము కానీ మనం ఈ సమస్యలకు తిరిగి వస్తాము నిరంతరం మార్కెట్ ఆధారిత వినియోగదారుడు ఆధారిత వినియోగదారుడు ఆనందాన్ని పెంచడంలో నిరంతరం దృష్టి పెట్టడం ఎలా ప్రస్తుత వినియోగదారులు ఆనందం సహ ఎంపిక మరియు మొదలైనవి కానీ నేను తర్వాత విభాగానికి వెళ్ళే ముందు వ్యూహాత్మక సందర్భంలో గుర్తుంచుకోవలసిన ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను గుర్తించాలి ఈ రోజు మనకు విజయాన్ని ఇస్తుంది రేపు విజయానికి సాధనం కాకపోవచ్చు మీరు ఒక సుత్తికి అలవాటుపడితే మీరు అన్ని సమస్యలను మేకులు గా ఎంచుకోవడం ప్రారంభిస్తారు ఇది తగిన విధానంలో ఉండకపోవచ్చు లేదా కొన్ని ఇతర ముఖ్యమైన సమస్యలను మీరు విస్మరించవచ్చు ఎందుకంటే మీ చేతిలో సుత్తి ఉంది మరియు మీరు మేకుల కోసం వెతుకుతున్నారు అంటే మీరు సరళంగా ఉండాలి మీకు వ్యూహాత్మక టూల్బాక్స్ ఉండాలి ప్రస్తుత వినియోగదారుని యొక్క ఆనందాన్ని నిరంతరం పెంచుతున్న ధ్రువ నక్షత్రంతో మీ మార్కెట్ పాదముద్రను విస్తరించేటప్పుడు ప్రస్తుత వినియోగదారునికు నిరంతరం సహకరించుకునే మీ ముందు ఉన్న ధ్రువ నక్షత్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి కాబట్టి ప్రతిసారీ సమస్య ఉన్నప్పుడు మీరు ఈ సుత్తి మరియు మేకు నమూనాలో పడకుండా లేదా వినియోగదారుని తో ట్రాప్ చెక్ చేయకుండా మీ ఉద్యోగులతో తనిఖీ చేయండి మీ ముందు వరుస వారితో తనిఖీ చేయండి ప్రజలు ఎల్లప్పుడూ వినియోగదారులతో సంప్రదిస్తారు కాబట్టి సేవా వ్యాపారం ఫ్రంట్ లైన్ మరియు కస్టమర్ ఇంటర్ఫేస్ అన్ని టచ్ పాయింట్లు వ్యూహాత్మక స్థాయిలో కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి వస్తువుల తయారీ సంస్థలో లేదా వస్తువుల ఆలోచనలో మీరు పై అంతస్తు మరియు దుకాణక్రింది అంతస్తు గురించి భిన్నంగా ఆలోచించాలి విడిగా పై అంతస్తు మరియు దుకాణ అంతస్తు గురించి ఆలోచించవచ్చు కానీ సేవా వ్యాపారంలో మీరు దీన్ని ముందు వరుస నుండి వెనుకకు మరియు ముందుకు లూప్గా క్లోజ్డ్ లూప్ ఆపరేషన్గా చూడాలి సిస్టమ్స్ థింకింగ్ అంటే ఇదే మరియు మీ సేవా వ్యూహ ఆలోచన యొక్క ప్రధాన అంశం వాస్తవానికి వ్యూహం బయటకు వచ్చినప్పుడు మీరు ప్రదర్శనలను నిరంతరం అంచనా వేయాలి పరిస్థితిని పర్యవేక్షించండి కాబట్టి మా ప్రామాణిక క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ విధానం ప్రకారం మీ ఆలోచన ఉంటే అంటే మీకు ఇన్పుట్ ఉంది మరియు ఇక్కడ మీరు నిజంగా సెట్ అమరికను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది మీ రకమైన వ్యూహం వివిధ రకాల ఇన్పుట్లు ఉన్నాయి మీకు సంస్థాగత ప్రక్రియ ఉంది ఇది వినియోగదారులకు అవుట్పుట్కు దారితీస్తుంది ఇది కస్టమర్ ఎదుర్కొంటున్న సైట్ ఇది మీ అవుట్పుట్ కాబట్టి ఒక సేవా వ్యాపారంలో ఈ భాగం ఇక్కడ సేవ ఉత్పత్తి చేయబడి పంపిణీ చేయబడుతుంది మరియు సేవలో తరచుగా అవి విడదీయరానివి అని మీరు గుర్తుచేసుకుంటారు ఈ భాగం టచ్ పాయింట్ మరియు ఇన్పుట్ను సెట్ చేసే వ్యూహం అవన్నీ కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి ఇన్పుట్ సిగ్నల్ మీ ఫ్రంట్ లైన్ నుండి మరియు మీ వినియోగదారుల నుండి నిజ సమయ అభిప్రాయాలతో నిరంతరం రీకాలిబ్రేట్ చేయాలి కాబట్టి పరిస్థితి యొక్క ఈ పర్యవేక్షణ నిజ సమయంగా ఉండాలి ఆవర్తనంగా ఉండకూడదు మరియు ఈ రోజుల్లో సమాచార మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవాలి మీ ERP వంటి అన్ని వ్యవస్థలు మారుతున్న పరిస్థితుల గురించి రోజువారీ దాదాపు గంటకు దాదాపు తక్షణ అభిప్రాయాన్ని పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది జాబితాకు సంబంధించి కస్టమర్ ఫీడ్బ్యాక్కు సంబంధించి మార్కెట్లోని సమస్యలకు సంబంధించి ఫిర్యాదులకు సంబంధించి మరియు మొదలైనవి కాబట్టి ఈ సామర్ధ్యం నేను సవరించమని చెప్పను కానీ వ్యూహ అమలుకు అనువైన విధానం చాలా ముఖ్యమైనది మరియు సరళమైనది కాదు మీరు ప్రతిరోజూ మారుతున్నారని అర్థం ఫ్లెక్సిబుల్ అంటే మీ ప్రస్తుత వినియోగదారులను ఆనందపరిచే ధ్రువ నక్షత్రాన్ని మీ ముందు ఉంచడం ఆ సూపర్ ఆర్డినల్ లక్ష్యానికి సంబంధించి అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని ఎల్లప్పుడూ పరీక్షించండి మరియు కోర్సు దిద్దుబాటుకు ఏమి చేయాలో చూడండి మనం కొన్ని నిర్దిష్ట ఉదాహరణల గురించి చర్చించినప్పుడు ఈ విధమైన తాత్విక సంభావిత ప్రక్రియలు స్పష్టమవుతాయి ఇప్పుడు మనం చేసే పనులలో ఒకటి మరియు ఇది చాలా సరళమైన విధానం కానీ చాలా శక్తివంతమైనది మనం చేసేది పరిస్థితి విశ్లేషణ అని కాబట్టి బాహ్య వాతావరణాన్ని మనం విశ్లేషిస్తాము పోటీదారులతో ఏమి జరుగుతోంది ఎలాంటి సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయి ప్రస్తుత వాతావరణం ఈ పరిశ్రమ ఆకర్షణీయమైన లేదా ప్రత్యామ్నాయ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడిస్తుంది కాబట్టి వాణిజ్య మాధ్యమాలను సవాలు చేస్తూ నిరంతరం సవాలు చేసే వ్యక్తిగత మీడియా లేదా సోషల్ మీడియా వంటి బలమైన ఉద్భవిస్తున్న శక్తి ఉందా అనేది చూడాలి కాబట్టి సోషల్ మీడియా పర్సనల్ మీడియా మరియు వాణిజ్య మాధ్యమాల మధ్య ఈ విభేదాలు నిరంతరం దిశను మార్చగలవు అవకాశాలను సృష్టించే అవకాశాలను ఇస్తాయి మరియు అవన్నీ వేర్వేరు ఆర్థిక కారకాలు ఇది మీ పరిస్థితి విశ్లేషణలో భాగం దానితో మీరు దీన్ని అభివృద్ధి చేయవచ్చు ఇది పైన వ్రాసినట్లుగా మీకు తెలుసు దీనిని SWOT బలం బలహీనత అవకాశం ముప్పు అంటారు ఈ వారం నుండి మరియు మీకు తెలిసిన TOWS మాతృక అని పిలువబడే వాటిని అభివృద్ధి చేయండి TOWS మాతృక అంటే మీరు బెదిరింపులు మరియు అవకాశాలు వంటి బాహ్య కారకాలను ఈ వైపు మరియు బలం బలహీనతలను ఈ వైపు ఉంచండి మరియు ఈ 2 బై 2 మ్యాట్రిక్స్ ఒక అద్భుతమైన సరళమైన సాధనం కానీ అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన సాధనం ప్రస్తుతం మీకు ప్రాప్యత చేయలేని లేదా ప్రస్తుతం మీకు బాగా లభించని కొత్త అభివృద్ధి చెందుతున్న అవకాశాలు ఏమిటి మీ బలహీనతల కారణంగా మరియు మీరు ఏ అవకాశాలను బాగా చేయగలరు ఎందుకంటే మీరు వాటిలో బలంగా ఉన్నారు మరియు అదేవిధంగా ముప్పు ఏమిటి అవి మీ బలహీనతల ద్వారా మరింత క్లిష్టంగా ఉంటాయి మరియు మీ బలాన్ని ఉపయోగించడం ద్వారా మీరు బాగా స్పందించగల బెదిరింపులు ఏమిటి కాబట్టి స్పష్టంగా ఇది నిరంతరం బలోపేతం చేయవలసిన స్థితి ఇది నిరంతరం అలంకరించబడిన మెరుగైన అలంకరించబడినది వంటి మొదలైనవి మరియు ఇది బలహీనతను భర్తీ చేయడానికి మనం బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అప్పగించిన పనిలో నిమగ్నమైనప్పుడు గత వారం చివరి సెషన్లో ఈ దబ్బవాలాస్ను ఎప్పుడు చూస్తామో చర్చించాము మరియు ఆ రెండు పేజీలను నింపమని నేను మిమ్మల్ని అభ్యర్థించాను డబ్బావాలాస్ ఇప్పటి నుండి 5 సంవత్సరాలు ఇప్పటి నుండి 3 సంవత్సరాలు వెళ్ళవచ్చు మరియు సోషల్ మీడియా స్మార్ట్ఫోన్ ఆధారిత ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ వంటి అభివృద్ధి చెందుతున్న పరిస్థితులకు స్పందించడానికి వారు ఏమి చేయాలి ఫుడ్ పాండా ప్రజలు ఈ డొమైన్కు వస్తే డబ్బవాలాస్ ఏమి చేస్తారు మరియు వారు మీ ఇంటి నుండి వస్తువులను డెలివరీ చేయగలరు మరియు అమ్మకందారులలో ఒకరి నుండి రాగల వస్తువులతో కలపగల వ్యాపార నమూనాను వారు సహకరిస్తారు ఈ నెట్వర్క్ల మధ్యవర్తిత్వం అనేక ఇతర వ్యాపారాలకు అంతరాయం కలిగించింది ఇది ఈ ఆహార పంపిణీ వ్యాపారంలో జరగవచ్చు ప్రసిద్ధ బొంబాయి డబ్బావాలాస్ మరియు వారు ఇప్పుడు ఏమి చేయగలరు నేను మిమ్మల్ని ఆ రెండు పేజీలను నింపమని అసైన్మెంట్ గా ఇచ్చాను మీరు ఈ ప్రత్యేకమైన 2 బై 2 మ్యాట్రిక్స్ TOWS మాతృకను ఉపయోగించడం ద్వారా ఇప్పుడు బాగా చేయగలరు ఇది ప్రక్రియ చాలా వ్యూహాత్మక పరిస్థితులకు వర్తించవచ్చు మరియు మంచి వ్యూహాత్మక ప్రణాళిక తో అభివృద్ధి చేయడానికి మాకు అద్భుతమైన సూచికలను ఇవ్వండి కాబట్టి దీనితో నేను నేటి సెషన్ను ముగించాను మరియు మనం మరొక ముఖ్యమైన భావనతో కొనసాగవచ్చు ఇది TOWS మాతృకతో మీ పనిని అభినందించడానికి మీకు సహాయపడుతుంది ధన్యవాదాలు